కీవర్డ్లు యంత్రాలు మెటీరియల్ తొలగింపు రేటు పార్ట్ ప్రోగ్రామ్ లోడ్ టార్క్ పవర్ ఫీడ్ డ్రైవ్ బాల్ స్క్రూCNC యంత్రాలు ఇప్పుడు మనం ఒక నిర్దిష్ట పార్ట్ ప్రోగ్రామ్లో వాస్తవానికి పార్ట్ ప్రోగ్రామ్లు ఒక నిర్దిష్ట రూపం అని తెలిసిన విషయం దీనితో ఉత్పాదక వ్యక్తులు సుపరిచితులు మరియు సౌకర్యవంతంగా ఉంటారు లేదా మీరు కొంత ఆపరేషన్ను పేర్కొనండి ఆపరేషన్ యొక్క ప్రతి యూనిట్ను బ్లాక్ అని అంటారు సరే కాబట్టి పార్ట్ ప్రోగ్రామ్ బ్లాక్ కాబట్టి పార్ట్ ప్రోగ్రామ్ ప్రాథమికంగా అమలు చేయబడే అనేక బ్లాక్ లను కలిగి ఉంటుంది కాబట్టి ఒక కోణంలో ఇది ఈ PLC రంగ్స్ లాగా ఉంటుంది కాబట్టి ఒక నిజమైన లాడెర్ లాజిక్ రేఖాచిత్రం కూడా అంతే గ్రాఫికల్ అమరికను బోధిస్తుంది తద్వారా డొమైన్ నుండి వచ్చిన ప్రోగ్రామ్ లను అభివృద్ధి చేసే వ్యక్తులు అర్థం చేసుకోగలరు కాబట్టి ఇక్కడ అదేవిధంగా మనం పార్ట్ ప్రోగ్రామ్ను వ్రాస్తాము చివరికి ఈ పార్ట్ ప్రోగ్రామ్ల నుండి రెండు డ్రైవ్ లను నియంత్రించే రియల్ టైం ఎగ్జిక్యూటివ్ ను అమలు చేస్తాయి ఇది పార్ట్ ప్రోగ్రామ్ ను రీడ్ చేసి ఆపై డ్రైవ్లకు సంబంధించి యంత్రం లో వివిధ కార్యకలాపాలు నడుపుతుంది కాబట్టి మొదట మీరు ఒక సాధారణ ప్రోగ్రామ్ బ్లాక్ లో ఇటువంటి పారామితులను కలిగి ఉండవచ్చు ఒక బ్లాక్ స్కిప్ లాగా ఉండవచ్చు మీరు బ్లాక్ స్కిప్ కలిగి ఉండ వచ్చు కాబట్టి మీకు ఆ బ్లాక్ స్కిప్ ఉంటే ప్రత్యేకమైన బ్లాక్ విస్మరించబడుతుంది అదేవిధంగా బ్లాక్ లు క్రమం లో అమలు చేయాలి అందుకే మీకు బ్లాక్ నంబర్ ఉండాలి ప్రిపరేటరీ ఫంక్షన్స్ అని పిలువబడే కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి ఉదాహరణకు పొజిషనింగ్ సిస్టం అబ్సొల్యూట్ లేదా ఇంక్రిమెంటల్ అని నిర్ణయించడం మీకు తెలిసినదే విలువలు మెట్రిక్ లేదా అంగుళం లో ఇవ్వ బడతాయి కోఆర్డినేట్ సిస్టం మొదలైన వాటి మూలం ఎందుకు ఒక బ్లాక్ ను అమలు చేయడానికి ముందు కొన్ని ప్రిపరేటరీ ఫంక్షన్స్ అమలు చేయాలి అదేవిధంగా X Y Z లో డైమెన్షనల్ సమాచారం అందించబడుతుంది దశాంశ బిందువు సరైనది అయితె మీరు ఫీడ్ రేట్ స్పిన్డిల్ స్పీడ్ టూల్ నెంబర్ వంటి విషయాలు అందించాలి ఎందుకంటే సాధనాలు పత్రిక లో వాటి సంఖ్య ద్వారా ప్రత్యేకంగా గుర్తించబడతాయికాబట్టి యంత్రం ఒక నిర్దిష్ట సాధనాన్ని ఎంచుకోవలసి వస్తే ఆ సాధన సంఖ్య ఇవ్వాలి అదే విధంగా టూల్ ఆఫ్సెట్ ఫంక్షన్స్ ఉంటాయి అయితే వాస్తవానికి ఏమి జరుగుతుందంటే ఖచ్చితమైన డైమెన్షనల్ ఖచ్చితత్వం కోసం సాధనం పరిమిత వ్యాసార్థం కలిగి ఉంటుంది కాబట్టి ఈ కారణం గా సాధనం కదులుతున్నప్పుడు టూల్ టిప్ యొక్క కొంత తార్కిక కేంద్రాని కి మరియు అది తాకి ఉన్న వాస్తవ బిందువు కు మధ్య కొంత దూరం ఉంటుంది మరియు ఇది తాకి ఉండడం మాత్రమే కాకుండా క్రమంగా అరిగి పోతుంది కాబట్టి ఈ పొడవు వాస్తవానికి మారుతోంది వాస్తవానికి తగ్గిపోతోంది కాబట్టి అక్కడ వివిధ రకాల ఆఫ్సెట్ లు ఉత్పత్తి చేయబడతాయి మరియు ఇవి మరియు మీరు నిజంగా కదలికను ఇస్తునట్లైతే కాబట్టి మీరు సాధనానికి మోషన్ను ఎటువంటి పద్ధతి లో ఇవ్వాలి అంటే ఈ పరిమిత టూల్ హెడ్ పరిస్థితిని జాగ్రత్త తీసుకున్నట్లైతే సరైన పరామితి పొందవచ్చు కాబట్టి సాధనాలు కొద్దిగా ఆఫ్సెట్ అయి ఉండాలి కాబట్టి ఆ ఫంక్షన్స్ ను సెట్ చేయాలి సన్నాహక దశ లో మరియు అనేక ఇతర ఫంక్షన్స్ ఉండ వచ్చు శీతలకరణి ని ఆపివేయడం శీతలకరణిని ఆన్ చేయడం మరియు అలాంటి ఇతర రకాల సహాయక ఫంక్షన్స్ కూడా ఉండవచ్చు మరియు చివరకు దీనికి బ్లాక్ సిగ్నల్ ముగింపు ఉండాలి కాబట్టి సాధారణంగా ఒక బ్లాక్ ఈ విధంగా నిర్వచించబడిందని గమనించగలరు ఇది సంఖ్య అప్పుడు ఒక G కమాండ్ ఉంది అప్పుడు కొన్ని XY కమాండ్ లు ఉన్నాయి ఇవి పోసిషన్ కోఆర్డినేట్ లు వీటితో పాటు ఇంకా అనేక ఇతర రకాల కమాండ్ లు కూడా ఉన్నాయి కాబట్టి మనం వాటన్నింటినీ గమనించడం లేదు క్లుప్తంగా ఒక నిర్దిష్ట ప్రోగ్రాం బ్లాక్ అటువంటి సూచనల సమితిని కలిగి ఉంటుంది కొన్నిసార్లు ఈ కమాండ్ లు ఎక్కువగా ఐచ్ఛికం కాబట్టి మీకు కొన్ని సూచనలు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు అపరాండ్ అని పిలవబడేది ఒకటి కావచ్చు మరియు అవసరాన్ని బట్టి ఒక నిర్దిష్ట సూచన లో 6 7 అపరాండ్ లు కూడా ఉండవచ్చు కాబట్టి మీరు CNC యంత్రాలు సాధారణంగా అనేక లక్షణాల ద్వారా వర్గీకరించబడతాయి కాబట్టి వాటిలో కొన్ని ఇక్కడ ప్రస్తావించబడుతున్నాయి మీకు చాలా నియంత్రిత అక్షం ఉంటాయి కాబట్టి 2 లేదా 4 మరియు అదే యంత్రం అనేక నియంత్రిత అక్షాన్ని కలిగి ఉండవచ్చు మీరు ఈ సరళం తో లేదా వృత్తాకారం తో ఎలాంటి ఇంటర్పోలేషన్ లేదా అది అదనపు పారాబొలిక్ కావచ్చు చేస్తున్నారు అప్పుడు మీరు ఎలాంటి ఫీడ్బ్యాక్ ను ఉపయోగిస్తున్నారు మీరు డిజిటల్ ఫీడ్బ్యాక్ ను ఉపయోగిస్తున్నారా లేదా అనలాగ్ ఫీడ్బ్యాక్ ను ఉపయోగిస్తున్నారా ప్రాథమిక పొడవుయూనిట్ ఏమిటి అదేవిధంగాఫీడ్ రేట్ లు మాక్సిమం ఫీడ్ రేట్ లు సాధించగల మరియు ఒక నిమిషానికి లేదా ఒక రెవల్యూషన్ కు మరియు వాటికి సంబంధించిన కొన్ని ఇతర మోడ్ లు ఉన్నాయి వీటిని వేగవంతమైన ట్రావర్స్ రేట్లు అని పిలుస్తారు కాబట్టి మీరు ఒక రంధ్రం నుండి మరొక రంధ్రానికి వెళుతున్నప్పుడు మీరు మరొక రంధ్రానికి వెళ్ళేటప్పుడు మీరు ఈ రంధ్రం డ్రిల్ల్ చేసి ఉంటారు ఈ సమయంలో మీరు నిజంగా కటింగ్ చేయడం లేదు మరియు మీరు సాధ్యమైనంత వేగంగా కదపాలి కనుక దీనిని వేగవంతమైన ట్రావర్స్ రేట్ అంటారు ఇది గరిష్ట పరిమాణం IO పరికరాలు మొదలైనవి వివిధ ప్రోగ్రాం పారామీటర్ లు అయితే అక్కడ పార్ట్ ప్రోగ్రామ్ యొక్క రకాలను ప్రోగ్రామ్ చేయడానికి ఉపయోగిస్తారు ఒక ప్రోగ్రామింగ్ పరామితి కోసం ఆపరేటర్ లేదా ఎవరైనా ఇంజనీర్ క్రొత్త ప్రోగ్రాంను అభివృద్ధి చేయాలనుకుంటే అది ఎంత వరకు సులభం మరియు నా ఉద్దేశ్యం అది ఎలా లోడ్ చేయాలో అని కాబట్టి వారు వివిధ పద్ధతులను వాడవచ్చు ఉదాహరణకు మాన్యువల్ గా మాత్రమే లేదా చూడవచ్చు మీకు నేపథ్యం ముందుభాగం తెలిసేవుంటుంది కాబట్టి నేపథ్యంలో మీరు సాధారణం గా పనులు చేస్తున్నారు కానీ మీరు ఎప్పుడైనా నేపథ్యం అని పిలువబడే లోకి వెళ్లి ఆపై ఏదైనా ఒక ప్రోగ్రామ్ను అభివృద్ధి చేయడం ప్రారంభించవచ్చు అయితే ముందుభాగం లో వాస్తవానికి ఉత్పాదక ఆపరేషన్ వంటిది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ప్రోగ్రాం డెవలపర్ పని చేయాల్సిన వివిధ పరిసరాల లో గ్రాఫికల్ కావచ్చు లేదా మెనూ డ్రైవెన్ కావచ్చు ఇవి ఈ రోజు చాలా ప్రామాణికమైనవి కాబట్టి దానిని కొనుగోలు చేసే ముందు యంత్రం లో ఎలాంటి ప్రోగ్రామింగ్ సదుపాయాలు ఉన్నాయో పరిశీలించాలి అదేవిధంగా సాధారణంగా ఖచ్చితత్వం చాలా పెద్ద సమస్య కాబట్టి యంత్రం లో లభించే వివిధ రకాల పరిహార సదుపాయాలను నిజంగానే గమనించాలి ఎందుకంటే సాధారణంగా అవి చాలా ఎక్కువ ఖచ్చితత్వాన్ని సాధించడానికి ఉపయోగించబడతాయి కాబట్టి ఉదాహరణకు గేర్లో బ్యాక్లాష్ ఉండవచ్చు లేదా షాఫ్ట్ ఏంగిల్ ఎన్కోడెర్ లో బ్యాక్లాష్ కూడా ఉండవచ్చు కనుక ఇది గేర్ పై లేదా బాల్ స్క్రూ లో ఉండవచ్చు ఇది షాఫ్ట్ ఏంగిల్ ఎన్కోడెర్ లో కూడా ఉంటుంది కాబట్టి లీడ్ స్క్రూ పిచ్ లోపం కూడా ఉండవచ్చు అంటే లీడ్ స్క్రూ యొక్క ఒక భ్రమణం దారితీయకపోవచ్చు స్క్రూ వెంట సరిగ్గా అదే మొత్తంలో పురోగతి కి దారి తీస్తుంది అప్పుడు సాధనం పొడవు మరియు కట్టర్ వ్యాసార్థానికి కు అవసరమైన పరిహారాలు ఉన్నాయి నేను ఇప్పుడు మాట్లాడుతున్న విషయం సాధనం యొక్క పరిమిత పరిమాణం కారణంగా మీరు ఎటువంటి కదలిక ను సృష్టించాలి అంటే టిప్ వాస్తవానికి మీరు దానిని కట్ చేయాలి అనుకునే స్థానం ప్రకారం కట్ చేసు కుంటారు కానీ దాని కోసం సాధనం ఒక నిర్దిష్ట కొన్ని ఆఫ్సెట్ ల తో తరలించబడాలి కాబట్టి ఈ ఆఫ్సెట్ లు ఎల్లప్పుడూ ఉండాలి ఎందుకంటే సాధనం క్షీణిస్తుంది కాబట్టి ఈ రెండు ఆఫ్సెట్ లను క్రమం తప్పకుండా కొలవాలి మరియు తరువాత సరైన పరిహారం ఇవ్వాలి అదేవిధంగా చాలా ఎక్కువ ఉష్ణోగ్రతల కోసం మొదట ఉత్పత్త నాణ్యతను ప్రభావితం కావచ్చు మరియు రెండవది కొన్నిసార్లు కొలతలు కూడా ప్రభావితమవుతాయి వివిధ రకాల థ్రెడ్ కటింగ్ సాధ్యమేనని మీకు తెలుసు ఆపై ఎలాంటి PLCలు ఉపయోగించబడతాయి PLC డ్రైవ్ కంట్రోలర్ తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటుంది మరియు అది నిర్వహించగల I O ల సంఖ్య మీరు సాధారణంగా PLC డ్రైవ్ కోసం ఉపయోగించబడదని మనం చూస్తాము కాబట్టి దగ్గరి నమూనా మరియు నియంత్రణ అవసరం మరియు కొన్నిసార్లు గణన కూడా ఉంటుంది కాబట్టి ఈ పరిస్థితులలో ఇది నిజంగా ఉపయోగపడదు కాబట్టి ఈ డ్రైవ్ల నియంత్రణ ను అందించడానికి వాస్తవానికి PLCని ఉపయోగించడం నిజంగా ఉపయోగపడదు కాబట్టి కొన్ని ప్రత్యేక అంకితమైన ప్రాసెసర్ లు ఉపయోగించబడతాయి మరియు PLCలను తరచుగా సహాయక పనుల కోసం లేదా పర్యవేక్షక నియంత్రికలు గా ఉపయోగిస్తారు కాబట్టి మనం CNC యంత్రాల నిర్మాణాల ను పరిశీలిదాం కాబట్టి సాధారణంగా CNC యంత్రం ఈ రకమైన యూనిట్ తో తయారు చేయబడుతుందని నేను చెబుతున్నాను కాబట్టి మీకు ప్రాథమిక యంత్రాంగం ఉంది అది స్లయిడ్ స్క్రూ గేర్ లు గైడ్ చక్ మొదలైన వాటిని కలిగి ఉంటుంది కాబట్టి ఇవి యంత్రాంగాల ను కలిగి ఉంటాయి మరియు వాస్తవానికి యాంత్రిక భాగాలను కలిగి ఉంటాయి మరియు జాబ్ ని మరియు సాధనాన్ని కదిలిస్తాయి కాబట్టి అవి మోటార్లు సాధారణంగా సర్వో మోటార్లు నడపబడతాయి ఇది DC BLDC DC BLDC లేదా కొన్నిసార్లు ఇండక్షన్ మోటార్లు కావచ్చు కాబట్టి ఈ మోటార్లు చాలా అధునాతన డ్రైవ్ ల ద్వారా నడపబడుతున్నాయని మన భవిష్యత్ పాఠాలలో చూస్తాము కాబట్టి ఇవి పవర్ ఎలక్ట్రానిక్ పరికరాలు పవర్ ఎలక్ట్రానిక్ పరికరాలు అంతేకాక అవి కంట్రోలర్లు కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు ఇవి మళ్ళీ ఈ మూలం ద్వారా నియంత్రించబడతాయి కాబట్టి ఇవి ఈ కంట్రోల్ ఎలక్ట్రాన్లు మరియు పవర్ ఎలక్ట్రానిక్స్ తరచుగా మైక్రోప్రాసెసర్ ఆధారితచే నియంత్రించబడతాయి కొన్నిసార్లు ఈ సందర్భంలో అవి ఆధునిక యంత్రాలు ఇవి DSP ఆధారిత లేదా డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ ఆధారిత డ్రైవ్లుగా మారుతున్నాయి ఇవి ఈ యంత్రానికి చాలా అధునాతన నియంత్రణ ను అందించగలవు దానితో పాటు మనకు PLCలు అని పిలువబడే మరొక రకమైన కంప్యూటర్ లు కూడా ఉన్నాయి ఇది ప్రధానంగా వివిక్త ఆటోమేషన్ కోసం ఉపయోగించబడుతోంది మరియు మ్యాన్ మెషిన్ ఇంటర్ఫేస్ కూడా ఉంది ఇది ఆపరేటర్ ప్రోగ్రామ్ను అనుమతిస్తుంది మరియు యంత్రం యొక్క స్థితిని కూడా పర్యవేక్షిస్తుంది మరియు వివిధ రకాల అలారా లను ఉత్పత్తి చేయడానికి యంత్రాంగాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది CNC యంత్రం యొక్క సాధారణ నిర్మాణం సాధారణంగా ఉపయోగించిన డ్రైవ్లు కొన్నిసార్లు అవి ఓపెన్ లూప్ గా ఉంటాయి ప్రత్యేకించి అవి స్విచ్ అవుతున్నప్పుడు స్టెప్పర్ మోటర్ డ్రైవ్ ల వంటి తక్కువ పవర్ డ్రైవ్లు చౌకగా ఉన్నటువంటివి ఎందుకంటే అక్కడ వాస్తవానికి వాటి డ్రైవ్ ఎలక్ట్రానిక్స్ చాలా సరళంగా ఉంటాయి కాబట్టి మనకు కొన్నిసార్లు మనం ఓపెన్ లూప్ అయిన ఈ రకమైన డ్రైవ్ లను ఉపయోగించాము మరియు చాలా సులభమైన డ్రైవ్ ఎలక్ట్రానిక్స్ లను ఉపయోగిస్తాము కాబట్టి మోటర్ ల విషయంలో మనకు స్టెప్ మోటర్ డ్రైవ్లు ఉండవచ్చు మనకు స్టెప్ మోటర్ డ్రైవ్లు ఉండవచ్చు లేదా హైడ్రాలిక్ డ్రైవ్ల విషయంలో మనకు అనుపాత కవాటాలు ఉన్నాయి ఇక్కడ మనం కమాండ్ ఇస్తాము మరియు దామాషా శక్తి లేదా స్థానభ్రంశం ఉంది కాబట్టి మీరు హైడ్రాలిక్ మోటర్ లేదా స్టెప్ మోటర్ ను కలిగి ఉండవచ్చు మరియు యంత్రం ఓపెన్ లూప్ గా నడపబడుతుంది కానీ ఉత్తమమైన మరియు అత్యంత ఖచ్చితమైన డ్రైవ్లు అన్నీ సహజంగానే అవి క్లోజ్డ్ లూప్ డ్రైవ్లు కాబట్టి మీకు సాధారణ మోటర్ ఉంది అనుకోండి అయితే ఇది AC లేదా DC కావచ్చు లేదా కొన్నిసార్లు మనకు తెలిసిన BLDC అయి ఉండవచ్చు ఇది వాస్తవానికి ఒక AC మోటర్ కానీ ఇది DC మోటర్ లాగ ప్రవర్తిస్తుంది కాబట్టి ఇది రెండు కవాటాల యొక్క ప్రయోజనాలను కలిగి ఉంటుంది లేదా అది హైడ్రాలిక్ మోటర్ కూడా కావచ్చు ఆపై మనకు హైడ్రాలిక్స్ కోసం డిజిటల్ ద్వారా నియంత్రించబడే సర్వో డ్రైవ్ ఉంది వివిధ రకాల డిజిటల్ మరియు అనలాగ్ ఎలక్ట్రానిక్స్ డిజిటల్ ప్రాసెసర్లు మరియు అనలాగ్ ఎలక్ట్రానిక్స్ మరియు చివరకు మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చే సెన్సార్లు ఉన్నాయి కాబట్టి ఇవి క్లోజ్డ్ లూప్ డ్రైవ్ కాన్ఫిగరేషన్లు ఇవి సాధారణంగా ఈ యంత్రాల కోసం అమలు చేయబడతాయి కాబట్టి ఇప్పుడు మనం ఈ మెషిన్ యొక్క డ్రైవ్ల అవసరాలను పరిశీలీద్దాము మనకు రెండు రకాల డ్రైవ్లు ఉన్నాయి ఒక డ్రైవ్ ఫీడ్ డ్రైవ్ కాబట్టి మీరు గమనిస్తే ప్రాథమికంగా మీరు డ్రైవ్ల పై లోడ్ను చూసినట్లయితే లోడ్ ఈ విధమైన వ్యక్తీకరణ ఇవ్వ బడుతుంది ఇక్కడ లోడ్ టార్క్ ఇది TL లోడ్ టార్క్ అనేది టార్క్ కాబట్టి ఇది శక్తి అప్పుడు కటింగ్ ఫోర్స్ టర్నింగ్ సందర్భంలో ఫీడ్ డ్రైవ్ సాధనాన్ని కదిలిస్తున్నసందర్భం లో టిప్ వద్ద సంభవిస్తుంది కాబట్టి జాబ్ ఇలా తిరుగుతోంది మరియు ఆ సాధనం కదులుతోంది జాబ్ ఒక స్థానం వద్ద తిరుగుతోంది సాధనం ఒక వైపు నుండి మరొక వైపుకు కదులుతోంది కదా కాబట్టి సాధనం యొక్క కొన పై శక్తి సృష్టించబడుతోంది మరియు సాధనం ఒక స్క్రూ ద్వారా నడపబడుతోంది కాబట్టి స్క్రూ ఇక్కడ తిరుగుతోంది కాబట్టి సాధనం కదులుతోంది అయితే ఉపయోగించిన గేర్రింగ్ మెకానిజం ద్వారా మోటర్ పై లోడ్ గా ప్రతిబింబించే స్క్రూ పై లోడ్ ఈ భాగం యొక్క పొడవు తో గుణించబడిన ఈ శక్తి ద్వారా లెక్కించబడుతుంది ఈ భాగం పొడవు బాల్ స్క్రూ లీడ్ ఫీడ్ యొక్క అక్షసంబంధ దిశ లో అవసరమైన కటింగ్ ఫోర్స్ కాబట్టి అది బాల్ స్క్రూ లీడ్ మరియు తరువాత ఇది ఎలా సాధించబడుతుంది ఎందుకంటే అది మీకు తెలిసిన శక్తి పరిరక్షణ వంటి ద్వారా సాధించబడుతుంది కాబట్టి స్క్రూ యొక్క ఒక భ్రమణం X టార్క్ శక్తి X పిచ్ అవుతుంది ఎందుకంటే స్క్రూ యొక్క భ్రమణం ద్వారా సృష్టించబడిన సరళ కదలిక ఒక పిచ్ యూనిట్ కాబట్టి మనకు శక్తి పరిరక్షణ ఉన్నట్లు అయితేనే F X పిచ్ లో లీడ్ బాల్ స్క్రూ యొక్క పిచ్ టార్క్తో సమానంగా ఉండాలి ఎందుకంటే మీకు ఒక భ్రమణం తెలుసు కాబట్టి ఒక భ్రమణం రెండు సార్లు π రేడియన్లు కాబట్టి 2πxTL ఇది ఇన్ పుట్ ఎనర్జీ అయితే ఔట్ పుట్ శక్తి ఏమిటి ఔట్పుట్ ఎనర్జీ ఈ ఫోర్స్ X పిచ్ మరియు ఎఫిసీఎంసీ ఫాక్టర్ తో గుణించబడుతుంది కాబట్టి ఇన్ పుట్ మరియు ఔట్ పుట్ కారకాలు సామర్థ్యాన్ని మరియు కొన్ని ఇతర ఘర్షణ టార్క్ లను కలిగి ఉంటాయి కాబట్టి ఇది లోడ్ టార్క్ మరియు ఇది ఎక్కువ లేదా తక్కువ స్థిరంగా ఉంటుందని మనము చూస్తాము కాబట్టి ఇది వేగం తో సంబంధం లేకుండా ఎక్కువ లేదా తక్కువ స్థిరంగా ఉంటుంది కాబట్టి వేగంతో సంబంధం లేకుండా అది స్థిరంగా ఉంటుంది అదేవిధంగా మీరు దీనిని వివరించడానికి చూడండి అయితే ఇది బాల్ స్క్రూ మీకు స్లైడ్ పై బరువు ఉంటుంది మరియు మీకు ఒకటి వివిధ ఘర్షణ శక్తులు రెండవది మీకు కటింగ్ ఫోర్స్ కాబట్టి ఈ శక్తులన్నీ ఉత్పత్తి చేయబడుతున్నాయి ఈ విధానం ద్వారా స్క్రూ పై లోడ్ టార్క్ వలె ప్రతిబింబిస్తుంది కాబట్టి ఇవి నకిలీ లోడ్ టార్క్ లు కాబట్టి బరువు కారణం గా మీకు ఘర్షణ ఉంది మీకు బేరింగ్ ప్రతిచర్య ఉంటుంది మరియు ఇది ప్రధాన శక్తి ఇదే కట్టింగ్ ఫోర్స్ కాబట్టి Tc ఘర్షణ టార్క్ మరియు ɳ సామర్థ్యం కాబట్టి F యంత్ర రూపకల్పన మరియు పదార్థ తొలగింపు రేటు పై ఆధారపడి ఉంటుంది కాబట్టి cut యొక్క లోతు కాబట్టి ఒక విధంగా టార్క్ వాస్తవానికి పదార్థ తొలగింపు రేటు పై ఆధారపడి ఉంటుందని మీరు గమనించండి కనుక ఇది కట్ యొక్క లోతతో పాటు ఫీడ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి అవి సాధారణంగా స్థిరంగా ఉంటే ఫీడ్ డ్రైవ్ లో స్థిరమైన టార్క్ ఆపరేషన్ అవసరం కొన్నిసార్లు ఇలా జరగవచ్చు ఎందుకంటే తక్కువ సమయం వరకు పదార్థ అసమానత ఎదురవడం వలన కొన్నిసార్లు ఈ టార్క్ లు అకస్మాత్తుగా చాలా ఎక్కువ విలువలకు పెరుగుతాయి కాని అది కటింగ్ ను ప్రభావితం చేయకూడదు కాబట్టి స్వల్ప కాలాలు యంత్రం వాస్తవానికి మంచి మొత్తం ఓవర్ లోడ్ టార్క్ ను నిర్వహించగలగాలి కాబట్టి ఇటువంటి డ్రైవ్ లు తక్కువ వ్యవధి లో అధిక ఓవర్ లోడ్ టార్క్ లను అందించగలగాలి నిరంతర విధి కోసం చాలా తక్కువ స్థాయి లో టార్క్ ను సాధించవచ్చు ఇది ఇలా అవుతుంది కుదురు యొక్క డ్రైవ్ అవసరం తొలగించబడిన పదార్థ పరిమాణానికి సంబంధించినది కాబట్టి తొలగించబడిన పదార్థం యొక్క పరిమాణం కుదురు యొక్క ఫీడ్ పర్ రెవల్యూషన్ కుదురు యొక్క ఫీడ్ పర్ రెవల్యూషన్ ఒకే t అనేది కట్ యొక్క లోతు మరియు D అనేది కట్టర్ లోని వర్క్పీస్ యొక్క వ్యాసం మరియు ɳ అనేది RPM అప్పుడు సరళ వేగం సహజంగా πdɳ1000 కాబట్టి ఇది సరళ వేగం కాబట్టి S X లినియర్ వెలాసిటీ X t ఇది తొలగించబడిన పదార్థం యొక్క పరిమాణాన్ని ఇస్తుంది ఇప్పుడు స్పిండిల్ ల కోసం పవర్ వాస్తవానికి Q x Ks కు అనులోమానుపాతంలో ఉంటుంది ఇక్కడ Ks ను వాస్తవానికి నిర్దిష్ట కట్టింగ్ ఫోర్స్ పర్ యూనిట్ చిప్ క్రాస్ సెక్షన్ అని అంటాము కాబట్టి ఇది పదార్థం మరియు దానిపై ఆధారపడి ఉంటుంది పదార్థం మరియు వర్క్ పీస్ రెండింటి పై ఆధారపడి ఉంటుంది మరియు Q అనేది పదార్థ తొలగింపు రేటు కాబట్టి ఈ సందర్భంలో పవర్ పదార్థ తొలగింపు రేటు పై ఆధారపడి ఉంటుందని తేలుతుంది కాబట్టి స్థిరమైన పదార్థ తొలగింపు రేటు కోసం సాధారణంగా తయారీలో మనం దాన్ని పరిష్కరించబోతున్నాము మనం దానిని బట్టి పదార్థ తొలగింపు రేటును పరిష్కరించబోతున్నాము మనం కలిగి ఉండాలనుకునే ఉత్పత్తి ని బట్టి కుదురు డ్రైవ్ల కోసం మనకు స్థిరమైన విద్యుత్ అవసరం అవుతుంది కాబట్టి స్పిండిల్ డ్రైవ్ లక్షణం సాధారణంగా ఈ ఆకారం లో ఉంటుంది ఇక్కడ మీకు పెద్ద స్థిరమైన శక్తి ప్రాంతం ఉంటుంది మరియు ఇది గరిష్ట వేగాన్ని ఇస్తుంది కాబట్టి వేగం తో సంబంధం లేకుండా స్థిరమైన శక్తిన ఉంచాలి కాబట్టి మోటర్ ల లో మనకు స్థిరమైన టార్క్ మరియు స్థిరమైన శక్తి ఉన్న ఈ ప్రాంతాలు ఎలా ఉన్నాయో వివిధ డ్రైవ్ లక్షణాలను చూసినప్పుడు మనం తరువాత తెలుసుకుందాం కాబట్టి మెషిన్ డ్రైవ్ ల యొక్క కావాల్సిన లక్షణాలలో స్పిండిల్ డ్రైవ్ భ్రమణ వేగం ను బట్టి ఖచ్చితమైనదిగా ఉండాలి అయితే ఫీడ్ డ్రైవ్ స్థానం రిజల్యూషన్ పరంగా మైక్రాన్ల పరంగా చాలా ఖచ్చితంగా ఉండాలి స్పిండిల్ డ్రైవ్ లో వేగవంతమైన డైనమిక్ స్పందన మరియు చాలా విస్తృత వేగం కలిగి ఉండాలి మరోవైపు ఈ డ్రైవ్ లు చాలా చాలా విస్తృత వేగ పరిధి లో పనిచేయగలవు కాబట్టి కొన్ని పదార్థాల కోసం అవి చాలా నెమ్మదిగా కదలగలవు కొన్ని పదార్థాల కోసం నిజంగా వేగంగా కదలగలవు ముఖ్యంగా ఇది ఉపరితల ముగింపు వంటి ఇతర విషయాలపై కూడా ఆధారపడి ఉంటుంది అదేవిధంగా ఓవర్లోడ్ సామర్థ్యం నాలుగు క్వాడ్రంట్ ఆపరేషన్ ఉదాహరణకు ఫీడ్ డ్రైవ్ ల కు చాలా మంచి స్థాన ఖచ్చితత్వం అవసరం కనుక అవి ఎల్లప్పుడూ నాలుగు క్వాడ్రంట్ ఆపరేషన్ కలిగి ఉండాలి అయితే స్పిండిల్ డ్రైవ్ లు సాధారణంగా అవి ఏక దిశ కదలికను కలిగి ఉండడం వలన రెండు క్వాడ్రంట్ మోషన్ సరిపోతుంది మరియు చాలా ఎక్కువ అదనపు హై స్పీడ్ బ్రేకింగ్ అవసరం ఉండదు కానీ పదార్థ సజాతీయత కారణంగా పెద్ద ఓవర్ లోడ్ లు ఎదురవుతాయి కాబట్టి అలా ఉన్నప్పుడు వేగ పరిధి పెద్దదిగా ఉండాలి కాని అది పెద్దగా ఉండవలసిన అవసరం లేదు అదేవిధంగా స్పీడ్ డ్రైవ్ లకు చాలా మంచి అస్థిరమైన ప్రతిస్పందన అవసరం కాబట్టి అవి చాలా వేగంగా ప్రతిస్పందన అవసరం కాబట్టి తక్కువ విద్యుత్ మరియు యాంత్రిక సమయ స్థిరాంకాలు అవసరమవుతాయి మరియు వాటికి స్థిరమైన పని టార్క్ అవసరం మరోవైపు స్పిండిల్ డ్రైవ్ లు చాలా కాంపాక్ట్ పరిమాణంలో ఉండాలి ఎందుకంటే వాటిని సాధారణంగా ఒక కుదురు పై అమర్చాలి అవి ఎక్కువ తీసుకోకూడదు ఉండకూడదు ఇప్పుడు మనం పాఠ సారాంశం చివరికి వచ్చాము మనం పాఠ సారాంశానికి వచ్చాము మరియు మనం ఏమి నేర్చుకున్నామో చూద్దాం మనం CNC యంత్రం యొక్క ప్రాథమిక నిర్మాణ లక్షణాలను ను చూశాము ఎలా తయారు చేయబడింది మీరు చూసినది ప్రాథమికమైనది కార్యాచరణ లక్షణాలు ఇది ఎలా పనిచేస్తుందో మరియు ప్రోగ్రాం ల యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని మనం చూశాము కాబట్టి మనం బ్లాక్ల యొక్క ప్రాథమిక రూపాన్ని గమనించాము మరియు డ్రైవ్ అవసరాలు కుదురు మరియు ఫీడ్ డ్రైవ్ ల కోసం సాధారణ డ్రైవ్ అవసరాలను గమనించాము ఈ యంత్రం యొక్క ప్రాథమిక ప్రయోజనాలు చాలా ఖచ్చితమైనవి మరియు మరింత సరళమైనవి అని కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి మీరు ఆలోచించాల్సిన కొన్ని పాయింట్ల లో CNC మెషిన్ యొక్క ప్రధాన భాగాల ను చెప్పండి వాటి పేర్లు చెప్పడానికి ప్రయత్నించండి దాని యొక్క ప్రధాన ప్రయోజనాలు మరియు ప్రధాన కారణాలను పేర్కొనండి ఈ ప్రయోజనాలు ఉత్పన్నమయ్యే ప్రధాన సాంకేతిక కారణాలు పేర్కొనండి పార్ట్ ప్రోగ్రాం బ్లాక్ యొక్క మూడు లక్షణాలను చెప్పండి కాబట్టి వివిధ లక్షణాలు చెప్పండి ఫీడ్ డ్రైవ్ నుండి స్పిండిల్ డ్రైవ్ యొక్క అవసరాల లో మూడు తేడాలు అవి ఎలా భిన్నంగా ఉన్నాయో పేర్కొనండి కాబట్టి ఈ రోజుకు అంతే చాలా ధన్యవాదాలు